కరెంట్ సోర్స్ అనేది వోల్టేజ్తో సంబంధం లేకుండా కరెంట్ను నిర్వహిస్తుంది ఇది కరెంట్ సోర్స్ అంతటా వోల్టేజ్ ఇది కరెంట్ సోర్స్ ద్వారా ప్రవహించే కరెంట్ మరియు ఎప్పటిలాగే పవర్ అనేది V మరియు I యొక్క గుణకారం ఇప్పుడు కరెంట్ సోర్స్ యొక్క IV లక్షణాలు ఇలా ఉన్నాయి కరెంట్ సోర్స్ యొక్క విలువ పాజిటివ్ గా లేదని అనుకుంటాము అయితే ఇది నెగిటివ్ గా ఉంటుంది కాబట్టి వోల్టేజ్ మరియు కరెంట్ రెండూ మొదటి క్వాడ్రంట్ లో పాజిటివ్ గా ఉన్నాయి కరెంట్ సోర్స్ పవర్ ని గ్రహిస్తుంది అయితే రెండవ క్వాడ్రంట్ లో కరెంట్ పాజిటివ్ గా మరియు వోల్టేజ్ నెగిటివ్ గా ఉంటుంది కరెంట్ సోర్స్ పవర్ ను అందిస్తుంది అదేవిధంగా మీరు పాజిటివ్ విలువైన కరెంటు సోర్స్ ను తీసుకుంటే నాల్గవ క్వాడ్రంట్ లో కరెంట్ నెగటివ్ గా ఉంటుంది మరియు వోల్టేజ్ పాజిటివ్ ఉంటే కరెంట్ సోర్స్ పవర్ ని అందిస్తుంది లేదా ఇది నెగిటివ్ పవర్ ని గ్రహిస్తుంది మరియు మూడవ క్వాడ్రంట్ లో ఇది పవర్ ని గ్రహిస్తుంది కాబట్టి వోల్టేజ్ సోర్స్ వలె కరెంటు సోర్స్ పవర్ ని గ్రహించగలదు లేదా పంపిణీ చేయగలదు కాబట్టి ఇది పవర్ ని పంపిణీ చేయగలదు కాబట్టి ఇది కూడా పాసివ్ కాదు ఇప్పుడు కరెంట్ సోర్స్ విషయం వోల్టేజ్ సోర్స్ కి సమానంగా ఉంటుంది ఇంకా ఒక ఉదాహరణ చూద్దాం ఇక్కడ 5 కిలో Ω రెసిస్టర్తో అనుసంధానించబడిన 1 మిల్లియాంప్ కరెంట్ సోర్స్ ఉంది మరియు అంతకుముందు పాసివ్ సైన్ కన్వెన్షన్ ప్రకారం రెసిస్టర్ యొక్క వోల్టేజ్ మరియు కరెంట్ ని VR మరియు IR గా పరిగణిస్తాము పాసివ్ సైన్ కన్వెన్షన్ ప్రకారం కరెంటు సోర్స్ కి VI మరియు I1 ని పరిగణిస్తాము కాబట్టి 1 మిల్లియాంప్ 5 కిలో Ω రెసిస్టర్ ద్వారా ప్రవహిస్తుందని స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఈ టెర్మినల్స్ మధ్య 5 వోల్టుల వోల్టేజ్ కనిపిస్తుంది దీని నుండి V1 5 వోల్ట్లు మరియు కరెంట్ సోర్స్ దిశకు వ్యతిరేకం అయిన ఈ కరెంట్ I1 అని మనకు తెలుసు I1 ఇక్కడ మైనస్ 1 మిల్లియాంప్స్ కాబట్టి వాటి గుణకారం P1 V1 I1 ఇది మైనస్ 5 మిల్లీ వాట్స్ మరియు రెసిస్టర్ విషయానికొస్తే VR 5 వోల్ట్లు మరియు IR విలువ 1 మిల్లియాంప్ మరియు వాటి గుణకారం 1 మిల్లియాంప్ 5 వోల్ట్లు ఇది 5 మిల్లీ వాట్స్ కాబట్టి ఈ సందర్భంగా కరెంటు సోర్స్ 5 మిల్లీ వాట్లను పంపిణీ చేస్తుంది లేదా మైనస్ 5 మిల్లీ వాట్లను గ్రహిస్తుంది మరియు రెసిస్టర్ 5 మిల్లీ వాట్లను గ్రహిస్తుంది ఇప్పుడు వోల్టేజ్ సోర్స్ మాదిరిగా మీకు రెసిస్టివ్ నెట్వర్క్కు అనుసంధానించబడిన ఒకే కరెంట్ సోర్స్ ఉంటే అప్పుడు ఇది పవర్ ని పంపిణీ చేస్తుంది ఎందుకంటే ఇది నెట్వర్క్లోని పవర్ లేదా ఎనర్జీ యొక్క ఏకైక సోర్స్ మరోవైపు బహుళ సోర్స్ లు ఉంటే మరియు వోల్టేజ్ మరియు కరెంట్ సోర్స్ లు రెండింటినీ చూపిస్తాను రెసిస్టర్లు మాత్రమే ఉన్న నెట్వర్క్కు బహుళ సోర్స్ లు అనుసంధానించబడాయి ఇప్పుడు ఈ సోర్స్ లో కొన్ని పవర్ ని గ్రహిస్తాయి మరియు వాటిలో కనీసం ఒకటి పవర్ ని పంపిణీ చేస్తుంది కాబట్టి ఇది చాలా సాధ్యమే ఒక సరళమైన ఉదాహరణ తీసుకుందాం 5 మిల్లియాంప్ కరెంట్ సోర్స్తో 2 మిల్లియాంప్ కరెంట్ సోర్స్ క్రింది దిశలో సమాంతరంగా అనుసంధానించబడింది వీటికి 10 వోల్టుల వోల్టేజ్ సోర్స్ అనుసంధానించబడింది కాబట్టి అధికారికంగా కరెంటు లు నిర్వచిస్తాము అయితే ఇవి స్వయంచాలకంగా V1I1 V2I2 మరియు V3I3 కాబట్టి సాధారణ సర్క్యూట్ విశ్లేషణలో ప్రాథమికంగా కిర్ఛాఫ్ యొక్క కరెంట్ చట్టం ప్రకారం ఇక్కడ 5 మిల్లియాంప్ కరెంట్ సోర్స్ ఉంది మరియు కరెంట్ సోర్స్ కారణంగా ఇక్కడ మనకు 2 మిల్లీ ఆంపియర్ ఉంది కాబట్టి 3 మిల్లియాంప్ ఆ విధంగా వెళుతుంది కాబట్టి దీని నుండి మనకు ప్రతిదీ తెలుసు మరియు వాస్తవానికి ఈ మూడు ఎలిమెంట్ లు అన్నీ సమాంతరంగా ఉంటాయి కాబట్టి వాటన్నింటిలో మనకు 10 వోల్ట్లు ఉన్నాయి కాబట్టి V1 10 వోల్ట్లు మరియు I1 మైనస్ 5 మిల్లీ ఆంపియర్లు కాబట్టి మొదటి కరెంట్ సోర్స్ 5 మిల్లీయాంప్ కరెంట్ సోర్స్ మైనస్ 50 మిల్లీ వాట్ల పవర్ ని గ్రహిస్తుంది ఇది మైనస్ 5 మిల్లీయాంప్స్ 10 వోల్ట్లు రెండవ కరెంట్ సోర్స్ వద్ద 10 వోల్ట్లు ఉంటుంది V2 10 వోల్ట్లు మరియు I2 ప్లస్ 2 మిల్లీయాంప్లు ఇది ఈ దిశ నుండి స్పష్టంగా ఉంది మరియు V2 ఇది 20 మిల్లీ వాట్ల పవర్ ని గ్రహిస్తుంది మరియు చివరకు V3 10 వోల్టుల వోల్టేజ్ ఉంది మరియు కరెంట్ I3 3 మిల్లీయాంప్స్ కనుక ఇది 30 మిల్లీ వాట్లను గ్రహిస్తుంది ముందు ఉన్నట్లు మళ్లీ మొత్తం కూడిక 0 కు సమానం కానీ ఇప్పుడు ఇది పవర్ ని పంపిణీ చేస్తుంది మరియు ఈ రెండూ పవర్ ని గ్రహిస్తున్నాయని చూస్తాము వోల్టేజ్ సోర్స్ వలె కరెంటు సోర్స్ పవర్ ని గ్రహించగలదు లేదా పంపిణీ చేయగలదు ఈ ఉదాహరణలో మనకు మూడు స్వతంత్ర సోర్స్ లు ఉన్నాయి వాటిలో ఒకటి పవర్ ని పంపిణీ చేస్తుంది మరియు మిగతా రెండు పవర్ ని గ్రహిస్తాయి